ఉపన్యాసం 53 కి స్వాగతం ఇంతకుముందు వీడియోలలో మనం ప్రారంభ మరియు సరిహద్దు నియమాలున్న వన్ డైమెన్షనల్ మరియు టూ డైమెన్షనల్ తరంగ సమీకరణాలకు పరిష్కారాలు ఎలా కనుగొనాలో చూశాము టూ డైమెన్షనల్ తరంగ సమీకరణం లో డ్రమ్ యొక్క కంపనానికి సంబంధించిన సమస్యలను చూశాము ఇంతకు ముందు వీడియోలో మనం ప్రారంభ మరియు సరిహద్దు నియమాలు కలిగిన సమస్యను ఎలా పరిష్కరించాలో చూశాము కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యను పరిష్కరించవచ్చు కాబట్టి ఉష్ణ సమీకరణానికి వెళ్లేముందు డ్రమ్ కంపనానికి సంబంధించిన సమస్యను మీకు సాధన కొరకు ఇస్తాను కానీ దానికి వేరే రకమైన పరిష్కారం కోసం మనం చూడవచ్చు xy ∈ DR కు utt c2uxxuyy0 ను R వ్యాసార్థం కలిగిన డ్రమ్ యొక్క కంపనానికి సంబంధించిన సమీకరణం గా మీరు కలిగి ఉన్నారు సరేనా తర్వాత వృత్తం CR మీద xyt0 ని సరిహద్దు నియమంగా కలిగి ఉన్నారు ఇక్కడ xy ∈ CR ఇప్పుడు xy ∈ DR కు uxy0fxy మరియు utxy0gxy లు ప్రారంభ నియమాలు అవుతాయి కాబట్టి ప్రారంభంలో మీకు డ్రమ్ యొక్క స్థానభ్రంశం డ్రమ్ యొక్క మెంబ్రేన్ మరియు మెంబ్రేన్ యొక్క వెలాసిటీ ఎంతో మీకు తెలుసు కాబట్టి మనం రేడియల్లీ సిమెట్రిక్ పరిష్కారాల కోసం చూస్తాము ఇంతకు ముందు వీడియోలో మనం రేడియల్లీ సిమెట్రిక్ పరిష్కారాల కోసం చూశాము అంటే uxyt లో x y లను ధ్రువ నిరూపకాలు rθ లలో కి మార్చాము మరియు uθ మీద ఆధారపడదు కాబట్టి మీరు urt రూపంలో వున్న పరిష్కారాల కోసం చూస్తారు వీటినే మనం రేడియల్లీ సిమెట్రిక్ పరిష్కారాలు అంటాము ఇప్పుడు దీన్ని మీరు అభ్యాసం గా కూడా చూడవచ్చు కాబట్టి ఈ ప్రారంభ మరియు సరిహద్దు నియమాలు కలిగిన సమస్యను సమకాలీకరించబడిన పరిష్కారాల కోసం నేను మీకు అభ్యాసంగా ఇవ్వగలను సరేనా మీరు సమకాలీకరించబడిన వైబ్రేషన్ ల రూపంలో వున్న పరిష్కారాల కోసం చూస్తున్నారు సమకాలీకరించబడిన వైబ్రేషన్ లు అంటే అర్థం ఏమిటి అంటే మీరుuxytuxyeiwt రూపంలో వున్న పరిష్కారాల కోసం చూస్తున్నారు సరేనా కాబట్టి మీరు టైం వేరియబుల్స్ కి మిగతా వేరియబుల్స్ తో వున్న సంబంధాన్ని వ్రాయండి మీరు ఈ రూపంలో వున్న పరిష్కారాల కోసం వెదుకుతున్నట్లయితే అంటే ప్రాథమికంగా మీరు t కొరకు వెదుకుతున్నారు కానీ అది ఇక్కడ ఉండదు ఎందుకంటే t కి సంబంధించిన రెండవ ఆర్డర్ ఉత్పనాన్ని మీరు తరంగ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే అది u అవుతుంది కాబట్టి మీరు ఈ రూపంలో వున్న పరిష్కారాల కోసం వెదుకుతున్నారు ux y అంటే x y లు వృత్తాకార డ్రమ్ సమస్యలో ధ్రువ నిరూపకాలు rθ లలో ఉన్నాయి కాబట్టి మీరు rθ లలో వున్న పరిష్కారం urθ కోసం చూస్తున్నారు కాబట్టి మీ పరిష్కారాన్ని ఈ విధంగా వ్రాయడం వల్ల మీరు టైం కి సంబంధించిన చరరాశి t మీద ఆధారపడడాన్ని తొలగించవచ్చు మీరు t మీద ఆధారపడడాన్ని తొలగిస్తే వైబ్రేషన్ లన్నీ వాస్తవానికి 02π మధ్యలోకి తగ్గించబడతాయి కాబట్టి నిర్ణీత సమయం 0 నుండి t వరకు మనకు కొన్ని వైబ్రేషన్ లు ఉంటాయి మరియు అవి పునరావృతం అవుతాయి కాబట్టి డ్రమ్ కి సంబంధించిన సమస్యలో మీరు సమకాలీకరించబడిన వైబ్రేషన్లను కలిగి ఉన్నారు ఇక్కడ పరిష్కారాలు r మరియు θ ల మీద ఆధారపడి ఉండడాన్ని మీరు చూడవచ్చు మీరు r మరియు θ లలో పరిష్కారాన్ని పొందిన తర్వాత అదే విధానాన్ని అనుసరించి మీరు బెస్సెల్ సమీకరణాన్ని పొందుతారు 0θ2π కాబట్టి మీరు లలో సరిహద్దు విలువ కలిగిన సమస్యను కలిగి ఉంటారు మరియు వాస్తవానికి అది మీకు పునరావృతమయ్యే స్టర్మ్ లియోవిల్లే సమస్యను ఇస్తుంది ఇది లలో పునరావృతమవుతోంది ఎందుకంటే ఇక్కడ θ 0 నుండి 2π మధ్యలో పునరావృతమవుతుంది కాబట్టి నేను ϴθ ని సపరబుల్ సొల్యూషన్ లో పరిష్కారంగా అనుకుంటే మరియు ϴ ఏదో ఒక అవకలన సమీకరణాన్ని సంతృప్తి పరిస్తే మీరు ϴ0ϴ2π ని కలిగి ఉంటారు కాబట్టి మీరు ϴ0ϴ2π అనే పిరియాడిక్ సరిహద్దు నియమాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇవి లలో మీరు పొందే పిరియాడిక్ స్టర్మ్ లియోవిల్లే సమీకరణాలు తర్వాత మీరు ఆవర్తన స్టర్మ్ లియోవిల్లే సమస్యకు ఐగెన్ విలువలను మరియు ఐగెన్ ఫంక్షన్ లను కలిగి ఉన్నారు n లేదా n2 లు ఐగెన్ విలువలని మరియు sin nθ cos nθ లు ఐగెన్ పంక్షన్లని మనకు ముందే తెలుసు మరియు అవి ఆర్థోగొనల్ రూపంలో ఉన్నాయి కాబట్టి మీరు గ్రామ్ ష్మిత్ ప్రక్రియ ద్వారా ఆర్థోగొనలైజ్ చేయాల్సిన అవసరం లేదు ఆవర్తన స్టర్మ్ లియోవిల్లే సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేటప్పుడు మనం వీటిని చూశాము కాబట్టి మీరు ఈ రకమైన ఆవర్తన వ్యవస్థను కలిగి ఉన్నప్పుడు ఆవర్తనమయ్యే స్టర్మ్ లియోవిల్లే సమస్యను సంగ్రహించవచ్చు సరేనా మరియు n యొక్క ప్రతీ విలువకు మీరు r ను ప్రతిక్షేపించవచ్చు అంటే F ను వ్రాయవచ్చు n ఐగెన్ విలువ కాబట్టి 0 కి R కి మధ్యలో n యొక్క ప్రతి విలువకి మీరు Fn ని కలిగి ఉంటారు కాబట్టి ఈ Fn బెస్సెల్ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది కాబట్టి మీరు బెస్సెల్ పరిష్కారాలను కలిగి ఉన్నారు ఇది 0 వద్ద బెస్సెల్ ఫంక్షన్ మరియు ఇది సింగ్యులర్ పాయింట్ కాబట్టి సరిహద్దు నియమం పరిమితమవుతుంది ప్రతి ఐగెన్ విలువ n కి Jn లు మీ బెస్సెల్ ఫంక్షన్ లు అవుతాయి అప్పుడు మీరు ఈ లబ్దం Fnr ϴnθ లను తీసుకోవచ్చు కాబట్టి n యొక్క ప్రతి విలువకి మీరు Ancos nθ Bnsin nθ ని ఆవర్తన స్టర్మ్ లియోవిల్లే వ్యవస్థ యొక్క సాధారణ పరిష్కారంగా పొందుతారు తర్వాత దానిని Fnr తో గుణించి ఈ పరిష్కారాలు unθ యొక్క సూపర్ పొజిషన్ ని తయారుచేస్తారు ఈ రెండు స్థిరాంకాలు An మరియు Bn లను పొందడానికి ఈ సూపర్ పొజిషన్ కు ప్రారంభ నియమాలను అప్లై చేస్తారు ఈ ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీనిని మీకు అభ్యాసంగా వదిలి వేస్తున్నాను దీనిని మీకు అసైన్మెంట్ లో ఇస్తాను ఇప్పుడు మనం ఉష్ణ సమీకరణాన్ని చూద్దాం ఇప్పటివరకు మనం తరంగ సమీకరణాన్ని చూశాం అంటే ఫైనైట్ స్ట్రింగ్ లేదా ఇన్ ఫైనైట్ స్ట్రింగ్ ని చూశాము మీరు టూ డైమెన్షనల్ మెంబ్రేన్ ని పరిగణలోకి తీసుకుంటే మీరు టూ డైమెన్షనల్ తరంగ సమీకరణాన్ని పొందుతారు మరియు అది మెంబ్రేన్ వైబ్రేషన్ కి మోడల్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఉష్ణ సమీకరణం అంటే ఏమిటో తెలుసుకోవాలి ప్రాథమికంగా తరంగ సమీకరణంలో వేడి ఉంది మనకు తరంగ సమీకరణం మరియు శక్తి ఉంది కాబట్టి ఇక్కడ శక్తి తరంగ శక్తి అవుతుంది మీరు దీనిని లెక్కించలేరు కాబట్టి ఇది కేవలం తరంగ శక్తి అవుతుంది దీనిని మనం స్థానభ్రంశం ద్వారా ఎలా లెక్కించాలి కాబట్టి మీరు ఇక్కడ అదే ఉష్ణ సమీకరణాన్ని ఉష్ణ శక్తిని గా పిలవబడే శక్తిని కలిగి ఉన్నారు కాబట్టి ఇక్కడ తరంగ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది కాబట్టి మనం ప్రతి పాయింట్ వద్ద ఉష్ణ శక్తిని ఉష్ణోగ్రత గా కొలుస్తాము మనం ఈ ఉష్ణ సమీకరణాన్ని ఎలా పొందాము ఈ కోర్సు లో మన ఉద్దేశ్యం ఉష్ణ సమీకరణాన్ని ఎలా పొందుతామో చూడడం కాదు కాబట్టి నేను దీనిని ఎలా చేయాలి అని మాత్రమే చెప్తాను కాబట్టి ఇక్కడ నేను ఉష్ణ సమీకరణంలో ఉండే స్థిరాంకాలు ఏమిటో క్లుప్తంగా వివరిస్తాను కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏమిటంటే మనకు కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి మనం ఏదైనా ఒక రాడ్ ను తీసుకుంటే అందులో శక్తి అధిక ఉష్ణోగ్రత నుండి తక్కువ ఉష్ణోగ్రతకు ప్రవహిస్తుంది మరియు ఈ వేడి ప్రవహించే రేటు అంటే నిమిషానికి ఉష్ణ బదిలీ వాస్తవానికి ప్రాంతం మరియు ఉష్ణోగ్రతకు అనులోమానుపాతం లో ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రాంతాన్ని పెంచినట్లయితే బదిలీ రేటు ఎక్కువగా ఉంటుంది u అనేది శక్తిని కొలిచే ఒక ఫంక్షన్ కాబట్టి అది టూ డైమెన్షనల్ అయితే uxy గా మరియు వన్ డైమెన్షనల్ అయితే u గా తీసుకుంటాం కాబట్టి ఏరియా A కు మరియు ∂u∂x∂u∂y కు అనులోమానుపాతంలో ఉంటుంది మీరు ఈ అనులోమానుపాతం ను తీసి వేస్తే dQdtkAu అవుతుంది ఇక్కడ K అనులోమానుపాత స్థిరాంకం K వస్తువు యొక్క ఉష్ణ వాహకత గా పిలవబడుతుంది మరియు ఇది ప్రాంతం మరియు ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రయోగంలో మరొక నియమం ఏమిటంటే ఉష్ణం ప్రవహించే దిశను బట్టి వస్తువులు పొందే ఉష్ణం యొక్క పరిమాణం లేదా వస్తువు నష్టపోయే ఉష్ణం యొక్క పరిమాణం ఆధారపడి ఉంటుంది ఉష్ణోగ్రతలో మార్పు మరియు వస్తువులు పొందే వేడి యొక్క పరిమాణం వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు ఉష్ణోగ్రతలో మార్పుకు అనులోమానుపాతం లో ఉంటుంది సరేనా అంటే వేడి యొక్క బదిలీ ఉష్ణోగ్రతలో మార్పుకు అనులోమానుపాతంలో ఉంటుంది అంటే ఇది ప్లేట్ చివరల మధ్య వ్యత్యాసానికి అనులోమానుపాతం లో ఉంటుంది ప్లేట్ యొక్క ఒక చివర Q1 హీట్ మరియు u1 టెంపరేచర్ మరియు రెండవ చివర హీట్ Q2 మరియు టెంపరేచర్ u2 అయితే ప్లేట్ యొక్క రెండు చివరలలో హీట్ యొక్క వ్యత్యాసం టెంపరేచర్ లో మార్పు కు అనులోమానుపాతంలో ఉంటుంది అంటే ∆Q∝∆um మీరు ఈ అనుపాత స్థిరాంకాన్ని తీసివేస్తే ∆Qcm∆u అవుతుంది ఇక్కడ C ని నిర్దిష్ట ఉష్ణ స్థిరాంకం అంటారు కాబట్టి ఈ రెండు సూత్రాలు dQdtkAu మరియు ∆Qcm∆u ఆధారంగా వేడి అధిక ఉష్ణోగ్రత నుండి తక్కువ ఉష్ణోగ్రతకు బదిలీ అవుతుంది వేడిచేసిన రాడ్ లో సాధారణ మూలకాన్ని పరిగణలోకి తీసుకుంటే మీరు ఉష్ణ సమీకరణాన్ని పొందవచ్చు మీరు టూ డైమెన్షనల్ ఉష్ణ సమీకరణాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు పైన పేర్కొన్న రెండు నియమాలను కలిపినట్లయితే అందులో cm k లు ఉండడాన్ని మీరు చూడవచ్చు m అంటే ద్రవ్యరాశి అది వస్తువు యొక్క సాంద్రతρ ని కలిగి ఉంటుంది ఇక్కడ మన ప్రధాన ఉద్దేశ్యం ఉష్ణ సమీకరణాన్ని పొందడం కాదు అందులో వున్న ప్రాథమిక సూత్రాలను అందించడం మాత్రమే మీరు utkρcuxxuyy ని పొందుతారు ఇక్కడ x y లు టూ డైమెన్షనల్ వస్తువుకు సంబంధించినవి ఇక్కడ 2kρc ని థర్మల్ డిఫ్యూసివ్ స్థిరాంకం అంటారు కాబట్టి నేను ut2uxxuyy గా వ్రాస్తాను ఇది టూ డైమెన్షనల్ ఉష్ణ సమీకరణం ఇక్కడ x y లు వస్తువుకి సంబంధించినవి కాబట్టి ఎప్పటిలాగే మనం వన్ డైమన్షనల్ ఉష్ణ సమీకరణాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి మనం ముందుగా వన్ డైమన్షనల్ ఉష్ణ సమీకరణాన్ని పరిగణిస్తాము ఇది ut2uxx అవుతుంది ఇక్కడ 20 మరియు x∈R ఈ వన్ డైమన్షనల్ ఉష్ణ సమీకరణంలో మీరు తర్వాత ఉష్ణం ప్రసరించకుండా ఉండే రాడ్ ని తీసుకుంటారు ఈ రాడ్ ని ఇన్సులేట్ చేయడంవల్ల ఉష్ణం మిగతా దిశలలో ప్రవహించదు నిజానికి వేడి ఒక దిశలో మాత్రమే ప్రవహిస్తుంది ఉష్ణోగ్రత ఒక చివర ఎక్కువగా ఉండి రెండవ చివర తక్కువగా ఉంటే ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత వైపుకు ప్రవహిస్తుంది మీరు రాడ్ సన్నగా ఉందని భావించినట్లయితే మీరు రాడ్ లో ఉష్ణ బదిలీ లను విస్మరించవచ్చు మరియు వెలుపల అది ఇన్సులేట్ చేయబడింది కాబట్టి వేడి ప్రవాహం ఒక దిశ నుంచి మాత్రమే ఉంటుంది అందుకే దీనిని వన్ డైమెన్షనల్ ఉష్ణ సమీకరణం గా పరిగణిస్తాము మీరు తక్కువ మందం కలిగిన రాడ్ ని కలిగి ఉన్నారు మీరు అనంతమైన రాడ్ ని పరిగణలోకి తీసుకుంటే x∈R అవుతుంది అంటే x ∞ నుండి ∞ వరకు ఉంటుంది మీరు ఈ రాడ్ uxt చుట్టూ ఉష్ణోగ్రత ఎంత ఉందో చూడాలనుకుంటున్నారు ఇక్కడ x స్పేషియల్ వేరియబుల్ మరియు సమయానికి చెందిన చరరాశి ప్రారంభంలో అంటే t0 వద్ద మీకు ఉష్ణోగ్రత తెలిస్తే దానిని ux0f అనుకోండి ఇది నియమం అవుతుంది తరంగ సమీకరణం లాగే మీరు స్ట్రింగ్ యొక్క స్థానభ్రంశం మరియు వెలాసిటీ లను ప్రారంభ నియమాలుగా కలిగి ఉంటే మీరు అన్ని సమయాలలో పరిష్కారాలను కనుగొనవచ్చు కాబట్టి ఇక్కడ కూడా మనం ప్రారంభం నియమాన్ని ఇస్తున్నాము ఇది అనంతమైన రాడ్ కాబట్టి ఇక్కడ సరిహద్దు లేదు ఇది వేడిగా వున్న రాడ్ అని మీకు తెలుసు కాబట్టి మీరు పరిష్కారాన్ని కనుగొనవచ్చు కాబట్టి మీరు వాస్తవానికి అన్ని సమయాలలో అంటే t0 కు ఉష్ణోగ్రత uxt ని కనుగొనవచ్చు కాబట్టి ఉష్ణ సమీకరణానికి పరిష్కారం uxt ని మీరు కనుగొనవచ్చు ux0f ని ప్రారంభ నియమంగా ఇవ్వండి కాబట్టి ఇది ఉష్ణ సమీకరణానికి సంబంధించిన ప్రారంభ విలువ కలిగిన సమస్య అవుతుంది ఇప్పుడు మనం దీనిని ఎలా పరిష్కరించగలము ఇంతకుముందు మనం అనంతమైన స్ట్రింగ్ రూపంలో వున్న తరంగ సమీకరణాన్ని కానానికల్ ఫామ్ ని ఉపయోగించి పరిష్కరించాము దీనిని మనం uξηలలోకి తగ్గించాము మీరు కొత్త చరరాశులు లను తీసుకువచ్చారు మరియు దీనిని మీరు సమాకలనం చేశారు కాబట్టి మీరు పరిష్కారాన్ని పొందారు దానిని డి' ఆలెంబెర్ట్ d'alembert పరిష్కారం అంటారు కానీ ఉష్ణ సమీకరణం కోసం మీరు దీన్ని చేయలేరు ఎందుకంటే ఉష్ణ సమీకరణం ఇప్పటికే కానానికల్ రూపంలో ఉంది కాబట్టి ఇది ut మరియు uxx లను కలిగి ఈ రూపంలో ఉంటే మీరు దీనిని సమాకలనం చేయలేరు ఇది పాక్షిక అవకలన సమీకరణం కాబట్టి మనం దీనిని సమాకలనం చేయలేము దీనిని నేరుగా సమాకలనం చేయడానికి ఎలాంటి పద్ధతి లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఉష్ణ సమీకరణం యొక్క లక్షణాలను చూడడం ద్వారా మనం చక్కగా పరిష్కారాన్ని పొందవచ్చు కాబట్టి మనం ఈ సమీకరణం యొక్క లక్షణాలను పరిశీలిస్తాము సరేనా ఇప్పుడు మనం uxt యొక్క లక్షణాలను చూద్దాం uxt ని ఉష్ణ సమీకరణం సంతృప్తి పరిచే పరిష్కారం అని అనుకోండి uxt ఉష్ణ సమీకరణాన్ని సంతృప్తి పరిస్తే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ లక్షణాలను వ్రాస్తాము తర్వాత మనం ఈ పరిష్కారం ఒక్కటే అని చూపిస్తాము నేను ఈ సమస్యకు ఒకటే పరిష్కారం ఉంటుందని చూపించే ముందు ఉష్ణ సమీకరణం యొక్క పరిష్కారాలను ప్రాపర్టీ ల ద్వారా ఎలా కనుగొంటామో చెప్తాను కాబట్టి మొదట uxt ని ఉష్ణ సమీకరణానికి పరిష్కారం అనుకోండి మొదటి ప్రాపర్టీ నుండి మీరు ప్రాదేశిక చరరాశి గా y అనే స్థిరాంకాన్ని తీసుకోండి అప్పుడు ఈ ux yt కూడా ఉష్ణ సమీకరణానికి పరిష్కారం అవుతుంది దీనిని మీరు సులభంగా ధ్రువీకరించవచ్చు utx yt ని మరియు uxxx yt ని కనుగొంటారు utx yt 2uxxx yt0ని మీరు సులభంగా ధ్రువీకరించవచ్చు ఇప్పుడు రెండవ ప్రాపర్టీ ని రాస్తాను uxt పరిష్కారం అయితే నేను ux yt యొక్క ఉత్పన్నాలను తీసుకోగలను ఎందుకంటే అవి రెండు చరరాశులు xt లలో ఫంక్షన్లు కాబట్టి నేను దీనిని x దృష్ట్యా అవకలనం చేయడం ద్వారా ux ని t దృష్ట్యా అవకలనం చేయడం ద్వారా utని x దృష్ట్యా రెండుసార్లు అవకలనం చేయడం ద్వారా uxxని t దృష్ట్యా రెండు సార్లు చేయడం వల్ల uttని పొందగలను మరియు ఇవి కూడా పరిష్కారాలు అవుతాయి uxt పరిష్కారం అయితే దాని ఉత్పన్నాలు కూడా పరిష్కారాలు అవ్వడాన్ని మనం చూడవచ్చు మీరు uxని తీసుకుంటే t 2xx0 అవుతుంది అంటే ux ఈ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది కాబట్టి ux కూడా పరిష్కారం అవుతుంది uxt పరిష్కారం అయిన తర్వాత దానిని మీరు ఉష్ణ సమీకరణంలో ప్రతిక్షేపించవచ్చు దీనిని మీరు x దృష్ట్యా అవకలనం చేస్తే ux వస్తుంది అది కూడా పరిష్కారమవుతుంది ఉష్ణ సమీకరణం సజాతీయ సమీకరణం కాబట్టి మీరు uxt ని ఎన్నిసార్లు అవకలనం చేసినా అవి పరిష్కారాలు అవుతాయి ఇది రెండవ నియమం మూడవ ప్రాపర్టీ ఏమిటంటే మీరు పరిష్కారాల యొక్క లీనియర్ కాంబినేషన్ ని కూడా తీసుకోవచ్చు un లు పరిష్కారాలు అనుకుంటే వీటి లీనియర్ కాంబినేషన్ ల మొత్తం i1nCiuixt కూడా ఉష్ణ సమీకరణానికి పరిష్కారం అవుతుంది ఇక్కడ Ci లు స్థిరాంకాలు ఇది మూడవ ప్రాపర్టీ ఇప్పుడు మనం నాల్గవ ప్రాపర్టీని వ్రాయగలము uxt ఉష్ణ సమీకరణానికి పరిష్కారం అయితే నేను ∞ux ytgdy ux yt ని తీసుకోగలను మొదటి ప్రాపర్టీ ద్వారా మనం ux yt ని పరిష్కారంగా చూడవచ్చు ఇప్పుడు మనం ఈ ఇంప్రొపర్ ఇంటిగ్రల్ ఎక్జిస్ట్స్ అయ్యే ఒక ఫంక్షన్ g ని తీసుకుందాం ఇంప్రొపర్ ఇంటిగ్రల్ అంటే ఏమిటో మీకు తెలియకపోతే ఇక్కడ నేను చెప్తాను క్యాలిక్యులస్ లో మీరు నేర్చుకున్న a నుండి b వరకు లిమిట్స్ వున్న సమాకలనం abfdx ను ప్రాపర్ ఇంటిగ్రల్ అంటాము ఇక్కడ a b లు పరిమిత విలువలు a∞fdx ని కూడా మీరు abfdx గా చూడవచ్చు ఈ లిమిట్స్ ఏక్సిస్ట్స్ అయితే అంటే ఇది నిర్వచించబడి మరియు ఈ లిమిట్స్ ఎక్జిస్ట్స్ అయి మరియు ఇది పరిమితమైతే దీనిని మీరు ఇంప్రొపర్ ఇంటిగ్రల్ అనవచ్చు ఇది ఇంప్రొపర్ ఇంటిగ్రల్ ఏక్సిస్ట్స్ అవుతుంది మరియు దీని విలువ పరిమితం సరేనా మీరు రెండు వైపులా లిమిట్స్ ని కలిగి ఉంటే వాటిని మీరు a నుండి ∞ మరియు ∞ నుండి a గా పరిగణించవచ్చు సరేనా ఈ విధంగా విభజించడం వల్ల ఆ రెండు లిమిట్స్ ఎక్జిస్ట్స్ అవడాన్ని మీరు చూడవచ్చు ఇది అన్ని g లకి వర్తించదు కాబట్టి 4 వ ప్రాపర్టీ నుండి g ఏదైనప్పటికీ ఇది కూడా పరిష్కారం అవుతుంది ఇక్కడ విషయం ఏమిటంటే ఈ ఇంటిగ్రల్ అర్థవంతమైన పరిమిత ఇంటిగ్రల్ కావాలి 5 వ ప్రాపర్టీ ఏమిటంటే uxt పరిష్కారమయితే మీరు ఈ చరరాశులు xt ల యొక్క స్కేలింగ్ ని కూడా తీసుకోవచ్చు కాబట్టి నేను దీనిని uaxat గా వ్రాయవచ్చు ఇక్కడ a స్థిరాంకం కాబట్టి దీనిని నేను vxtuaxat గా వ్రాస్తే ఇది కూడా పరిష్కారమవుతుంది ఇప్పటివరకు నేను దీనిని పరిష్కారంగా వ్రాయలేదు కాబట్టి మీరు అనంతమైన అనేక పరిష్కారాలను కలిగి ఉన్నారు uxt పరిష్కారం అయితే వాటి ట్రాన్స్లేషన్ కూడా పరిష్కారం అవుతుంది స్పేషియల్ వేరియబుల్ యొక్క ట్రాన్స్లేషన్స్ మరియు వాటి ఉత్పన్నాలు కూడా పరిష్కారాలు అవుతాయి మరియు వాటి లీనియర్ కాంబినేషన్ ని కూడా తీసుకోవచ్చు అది కూడా పరిష్కారమవుతుంది ఈ g తో కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ని కూడా పరిష్కారంగా తీసుకోవచ్చు ఒకసారి మీరు uxt ని పరిష్కారంగా కలిగి ఉన్న తర్వాత చరరాశి x ని తీసుకొని దానిని a తో గుణించండి a పాజిటివ్ నెంబర్ కి మాత్రమే నిర్వచించబడుతుంది కాబట్టి a0 కి ఇది నిజమవుతుంది కాబట్టి ఏదైనా పాజిటివ్ a కి ఇది కూడా పరిష్కారమవుతుంది దీనిని కూడా మీరు సులభంగా ధ్రువీకరించవచ్చు మీరు vt ని కనుక్కోవాలనుకుంటే అది aut అవుతుంది తర్వాత మీరు vxx ని కనుక్కోవాల్సి ఉంటుంది vxaux కాబట్టి vxxauxx అవుతుంది కాబట్టి vt 2vxxa అని మీరు చూడవచ్చు ఇది మనకు ముందే తెలుసు ఎందుకంటే uxt పరిష్కారం కాబట్టి vt 2vxx0 అవుతుంది చరరాశులతో స్కేలింగ్ చేయడాన్ని డైలేషన్ అంటాము సరేనా కాబట్టి ఇది డైలేషన్ ఫంక్షన్ అవుతుంది చరరాశులను స్థిరాంకం a తో గుణించడం వల్ల వచ్చిన ఫంక్షన్ కూడా పరిష్కారం అవుతుంది ఈ ఐదు లక్షణాల ఆధారంగా మనం వాస్తవానికి ఈ ప్రారంభం విలువ కలిగిన సమస్య యొక్క పరిష్కారాన్ని పొందవచ్చు సరేనా దీనిని మనం ముందే కనుగొన్నాము కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రారంభ విలువ కలిగిన సమస్యకు ఒకటే పరిష్కారం ఉంటుందని చూపిస్తే సరిపోతుంది మొదట ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ద్వారా ఈ ప్రత్యేకతను చూపుతాము u1xt మరియు u2xt ప్రారంభ విలువ కలిగిన సమస్యను సంతృప్తి పరుస్తాయని అనుకుందాం ut 2uxx0ప్రారంభ విలువ కలిగిన సమస్య అవుతుంది x అనేది ఏదో ఒక డైమెన్షనల్ వస్తువు B కి సంబంధించినది అంటే x∈B అవుతుంది దీనిని రాడ్ గా అనుకోండి ux0f ను ప్రారంభ సమాచారం అనుకోండి wxtu1xt u2xt అనుకోండి ఇది సజాతీయ సమీకరణం ఇది లీనియర్ సమీకరణం కాబట్టి వాటి వ్యత్యాసం కూడా ఈ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది కాబట్టి x∈B కు wt 2wxx0 అవుతుంది ప్రారంభ నియమానికి ఏమవుతుంది u1x0fమరియు u2x0f అవుతుంది కాబట్టి వాటి వ్యత్యాసం wx00 అవుతుంది కాబట్టి ఇది వ్యత్యాసం w లో ప్రారంభ విలువ కలిగిన సమస్య అవుతుంది ఇప్పుడ నేను ఎనర్జీ గా పిలవబడే a ని నిర్వచిస్తాను ఇది వాస్తవానికి భౌతిక శాస్త్రానికి సంబంధించినది కాదు తరంగ సమీకరణం కోసం మనం గతి శక్తి 12mv2 తో ప్రారంభిద్దాం ఇక్కడ ఈ విధంగా మనం ప్రారంభిస్తాము దీనిని నేను ఈ పరిష్కారం w లలో నిర్వచిస్తాను కాబట్టి ఎనర్జీని నేను E12w2xt⏟dxBగా వ్రాయవచ్చు ఇక్కడ B ∞ నుండి ∞ వరకు వున్న అపరిమితమైన రాడ్ గా లేదా 0 నుండి L వరకు ఉండే పరిమిత రాడ్ గా తీసుకోవచ్చు సెమీ ఇన్ఫినిటీ అంటే B ని 0 నుండి ∞ వరకు తీసుకోవచ్చు ఇన్ఫినిటీ రాడ్ అంటే B ∞ నుండి ∞ వరకు ఉంటుంది కాబట్టి మీరు అన్ని ఉష్ణోగ్రతల ను ఏకీకృతం చేస్తున్నారు Ewxt మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేనుE12w2xt⏟dxB గా వ్రాస్తాను కాబట్టి దీనిని నేను శక్తిగా నిర్వచించాను w2xtవిలువ పాజిటివ్ కాబట్టి టెంపరేచర్ పాజిటివ్ గా ఉంటుంది అందువల్ల ఈ సమాకలనం విలువ ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది t0 వద్ద ఏమి జరుగుతుంది wx00 కాబట్టి Ew00 అవుతుంది సరేనా కాబట్టి ప్రారంభంలో శక్తి 0 అవుతుంది dEdt12ddtw2xt⏟dxBటైం కి సంబంధించిన ఎనర్జీ యొక్క ఉత్పన్నం అవుతుంది ఇక్కడ ddt ని మీరు ఇంటిగ్రల్ లోపలకు తీసుకు వెళ్ళవచ్చు కాబట్టి ఈ ఇంటిగ్రల్ స్థిరాంకం మరియు ∞ ల మధ్య వ్యత్యాసం నుండి ∞ వరకు లేదా 0 నుండి ∞ వరకు లేదా 0 నుండి L వరకు ఉంటుంది కాబట్టి dEdt122w wt⏟dxB అవుతుంది మరియు మనం dEdt2w wxx⏟dxB ని కలిగి ఉన్నాము ఇప్పుడు ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ని చేయడం వల్ల 2wxw|B wx2dx⏟Bని కలిగి ఉంటారు ఇప్పుడు ఇది అపరిమితమైన రాడ్ అయితే ∞ వద్ద ఉష్ణోగ్రతను 0 గా అనుకోవచ్చు ఇది సెమీ ఇన్ఫినిటీ రాడ్ అయితే x0 వద్ద టెంపరేచర్ ను 0 గా అనుకోవచ్చు లేదా ఈ x వద్ద రాడ్ ను ఇన్సులేట్ చేయవచ్చు ఉష్ణోగ్రత 0 అంటే w 0 అని అర్థం లేదా ఈ చివరలో ఇది ఇన్సులేట్ చేయబడింది అంటే ఫ్లక్స్ 0 అని అర్థం కాబట్టి వేడి బయటకు వెళ్లడం లేదు అంటే ఉష్ణోగ్రత లో వ్యత్యాసం 0 అవుతుంది ఇది ఉష్ణ మార్పిడికి అనులోమానుపాతంలో వుంటుంది కాబట్టి దాని అర్థం ఏమిటంటే wx0 అవుతుంది wxని ఫ్లక్స్ అంటారు ఇన్సులేషన్ అంటే వేడిని బయటకు వెళ్లనివ్వదు అంటే ఫ్లక్స్ 0 అవుతుంది అంటే ఉష్ణోగ్రత ప్రవణత 0 గా ఉండాలి కాబట్టి మనం ఏ సందర్భంనైనా అంటే అపరిమితం సెమీ ఇన్ఫినిటీ లేదా పరిమితం ను తీసుకోవచ్చు ఇది పరిమితమైనదైతే మీరు చూడవలసిన ఏకైక భౌతిక విషయాలు మీరు ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడం లేదా ఫ్లక్స్ ని 0 గా తీసుకోవడం కాబట్టి ఇది dEdt 2wx2dx⏟B అవుతుంది ఇక్కడ 20 అవుతుంది ఈ ఇంటిగ్రల్ కూడా పాజిటివ్ అవుతుంది మరియు నేను సైన్ ని కలిగి ఉన్నాను కాబట్టి dEdt≤0 అవుతుంది కాబట్టి దీని నుండి Ewt≤Ew00 అవుతుంది ఇక్కడ t≤0 అవుతుంది ఇది 0 అని మనకు తెలుసు మరియు అన్ని సమయాలలో ఇది పాజిటివ్ లేదా 0 కంటే ఎక్కువ లేదా 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఎనర్జీ 0 గాని లేదా 0 కంటే ఎక్కువగా గానీ ఉంటుంది ఇప్పుడు ఈ డెరివేటివ్ 0 కంటే తక్కువగా ఉంది అంటే ఇది తగ్గుతూ ఉంది అని అర్థం ఇది ప్రతి t0 కి నిజమవుతుంది ఇది Ewt ని సూచిస్తుంది ఇది 0 తో బౌండ్ అయి ఉన్నట్లు మీరు చూస్తారు కాబట్టి t యొక్క ప్రతి విలువ కి ఇది 0 గా ఉండాలి సరేనా కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఇది పాజిటివ్ గా ఉండదు అంటే శక్తి 0 గా ఉండాలి అంటే w 0 అవ్వాలి ఇంటి గ్రాండ్ పాజిటివ్ మరియు wxt0 కాబట్టి t యొక్క ప్రతి విలువ కి 12w2xt⏟dxB0 అవుతుంది కాబట్టి దీని నుండి wxtu1xt u2xt0 అవుతుంది దీని నుండి u1xtu2xt అవుతుంది ప్రారంభ విలువ కలిగిన సమస్య కు మీరు రెండు పరిష్కారాలు u1xt మరియు u2xt లను కలిగి ఉన్నట్లయితే వాస్తవానికి అవి రెండు సమానం అని చూపిస్తుంది మీరు ఈ వ్యత్యాసాన్ని మరియు శక్తి వాదనను ఉపయోగించుకొని మన దగ్గర వున్న ప్రారంభ విలువ కలిగిన సమస్యకు పరిష్కారం ఒకటే అని చూపిస్తాము కాబట్టి మీరు కలిగి ఉన్న పరిష్కారం ఈ ఐదు ప్రాపర్టీ లను సంతృప్తి పరుస్తాయి కాబట్టి మీరు ఉష్ణ సమీకరణం యొక్క పరిష్కారం యొక్క ఐదు లక్షణాలను కలిగి వుంటారు ప్రారంభం నియమం కలిగిన ప్రారంభ విలువ కలిగిన సమస్య కు మాత్రమే శక్తివాదన ద్వారా పరిష్కారం యొక్క ప్రత్యేకత హామీ ఇవ్వబడుతుంది కాబట్టి దీనిని ఉపయోగించడం ద్వారా మనం తదుపరి వీడియోలో పరిష్కారాన్ని పొందడానికి ప్రయత్నిస్తాము ఉష్ణ సమీకరణం యొక్క పరిష్కారాల యొక్క ప్రాపర్టీ ల ద్వారా మనం దీని యొక్క పరిష్కారాన్ని మరియు ఆ పరిష్కారం యొక్క ప్రత్యేకతను పొందుతాము దీనిని మనం తర్వాత వీడియో లో చూస్తాము ధన్యవాదాలు